డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ యొక్క మాడ్యూల్ 6 కు స్వాగతం ఇది 2 వ వారం ప్రారంభం 1 వ వారం లో మనము 5 మాడ్యూల్స్ చేసాము కోర్సు యొక్క అవలోకనం తరువాత మనము ప్రధానంగా DBMS యొక్క ప్రాథమిక భావనలను ప్రవేశపెట్టాము మరియు రిలేషనల్ మాడ్యూల్ గురించి చర్చించాము ఇవి దాని యొక్క ప్రాథమిక అంశాలు ఈ నేపథ్యంలో ఈ వారంలో మనము ప్రధానంగా క్వరీ లాంగ్వేజ్ పై నిర్మాణాత్మక క్వరీ లాంగ్వేజ్ SQL పై దృష్టి పెడుతున్నాము కాబట్టి మొత్తం 5 మాడ్యూల్స్ క్వరీ లాంగ్వేజ్ పై చర్చలకు సంబంధించినవి మరియు ఈ మాడ్యూల్ 6 7 మరియు 8 3 మాడ్యూల్స్ SQL ను మొదటి స్థాయిలో పరిచయం చేస్తాయి మరియు చివరి 2 మాడ్యూల్స్ 9 మరియు 10 ఇంటర్మీడియట్ దశ గురించి చర్చిస్తాయి కొంతవరకు ఇది SQL లోని లక్షణాల యొక్క అధునాతన స్థాయి ప్రస్తుత మాడ్యూల్ యొక్క లక్ష్యం అన్ని SQL క్వరీ లకు సంబంధించిన రిలేషనల్ క్వరీ లాంగ్వేజ్ మరియు ముఖ్యంగా డేటా నిర్వచనం మరియు ప్రాథమిక క్వరీ నిర్మాణాన్ని అర్థం చేసుకోవడం ప్రత్యేకించి ఈ వారం మాడ్యూల్స్ ఎలాంటి డేటాబేస్ అప్లికేషన్స్ ను వ్రాయడానికి ముఖ్యమైనవి ఇప్పటికే ఉన్న డేటా నుండి సమాచారాన్ని కనుగొనడానికి మరియు దానిని మార్చటానికి డేటాబేస్ను స్క్వేర్ చేస్తుంది కాబట్టి దయచేసి ఈ వారంలోని మొత్తం విషయాలలో డేటాబేస్ వ్యవస్థల యొక్క ప్రాథమిక సమస్యలను అర్థం చేసుకోవడానికి లోతుగా బాగా ఆధారిత పద్ధతిలో చాలా దృష్టి పెట్టండి మరియు వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి ఈ మాడ్యూల్లో మనం మొదట చరిత్ర గురించి మాట్లాడుతాము ఆపై డేటాను ఎలా నిర్వచించాలో మరియు వాటిని మార్చడం ఎలాగో చూస్తాము SQL ను మొదట IBM సీక్వెల్ లాంగ్వేజ్ ను సృష్టించే లక్షణాలు కాబట్టి ఇది స్కీమా యొక్క సృష్టి లేదా నిర్వచనాన్ని అనుమతిస్తుంది డేటాబేస్లో మనకు ఉన్న ప్రతి రిలేషన్ కోసం ఇది స్కీమా యొక్క ప్రతి అట్ట్రిబ్యూట్ తో అనుబంధించబడిన విలువల డొమైన్ను నిర్దేశిస్తుంది మరియు ఇది వివిధ రకాల సమగ్రత అడ్డంకులను కూడా నిర్వచిస్తుంది తరువాత మనము చూస్తుంది ఇది ఇండెక్సింగ్ మరియు ఇతర సంబంధిత సమాచారాన్ని కూడా పేర్కొనాలి కాబట్టి మొదట విలువల డొమైన్ సాధ్యం కాబట్టి SQL లోని ప్రతి డొమైన్ పరమాణు స్వభావం ఎక్కువ అని మనము ఇప్పటికే పేర్కొన్నాము కాబట్టి అవి ఆదిమ మాదిరిగా ఉంటాయి లేదా సిసి జావా వంటి భాషల డేటా రకాల్లో నిర్మించబడ్డాయి కాబట్టి సాధారణ డొమైన్ రకాలు అక్షరాలు ఇవి ప్రాథమికంగా స్ట్రింగ్స్ అఫ్ క్యారెక్టర్ కలిగి ఉండవచ్చు అంటే ఇక్కడ పొడవు పేర్కొంటుంది స్ట్రింగ్ తీసుకోగల గరిష్ట పొడవు కానీ స్ట్రింగ్ ఆ పూర్ణాంకం కంటే తక్కువగా ఉంటుంది స్పష్టంగా అప్పుడు అది చిన్న పూర్ణాంకం అవుతుంది ఇది వ్యవస్థలో చిన్న శ్రేణి పూర్ణాంక విలువలను ఇవ్వవచ్చు అప్పుడు చాలా ముఖ్యమైన ఒక సంఖ్యా రకం ఉంది ఇది ఈ ఆకృతిలో నిల్వ చేయబడిన ఈ ఆకృతిలో వ్రాయవలసిన సంఖ్యల యొక్క ఖచ్చితత్వం ఏమిటో చెబుతుంది కాబట్టి d ప్రాథమికంగా ఆ ఖచ్చితమైన విలువను ఇస్తుంది మరియు p పరిమాణాన్ని ఇస్తుంది అప్పుడు మీరు ఫ్లోటింగ్ పాయింట్ నంబర్లను కలిగి ఉండవచ్చు మరియు మరికొన్ని డేటా రకాలు ఉన్నాయి వీటిని మనము తరువాత కోర్సులో చర్చిస్తాము ఈ డొమైన్ రకాలను బట్టి మనము ఏమి చేయటానికి ప్రయత్నిస్తాము ఇక్కడ విశ్వవిద్యాలయ డేటాబేస్ కోసం ఒక స్కీమా ఉంది ఇది అట్ట్రిబ్యూట్స్ ను చూపించే మరియు గుర్తించడంలో బహుళ విభిన్న రిలేషన్లను కలిగి ఉంది కీ లు ఏమిటి మరియు ఫారిన్ కీలు ఏమిటి కాబట్టి మనము వీటిలో కొన్నింటికి ఉదాహరణలు తీసుకుంటాము మరియు వాటిని SQL లో కోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు ఒక పట్టికను సృష్టించడానికి మీరు ఈ విధంగా ఉంటారు SQL కీలకపదాలు లో క్రియేట్ టేబుల్ ప్రాథమిక ఆదేశం కాబట్టి క్రియేట్ టేబుల్ తో మీరు ఒక పేరును పేర్కొనాలి ఇక్కడ ఇవ్వబడిన ఈ పేరు r పరంగా ఉంటుంది ఇది రిలేషన్ యొక్క పేరు మరియు తరువాత మీరు అట్ట్రిబ్యూట్స్ శ్రేణిని అందిస్తారు కామా Ai ద్వారా వేరుచేయడం వేర్వేరు అట్ట్రిబ్యూట్స్ మరియు ప్రతి అట్ట్రిబ్యూట్ సంబంధిత రకం డొమైన్ రకం పేర్కొనబడింది కాబట్టి ఇది A1 డొమైన్ రకం D1 A2 డొమైన్ రకం D2 మొదలైనవి అని పేర్కొంది మరియు ఈ అట్ట్రిబ్యూట్ వివరణలన్నీ తరువాత సమగ్రత పరిమితుల శ్రేణిని అనుసరిస్తాయి క్రియేట్ టేబుల్ ఎటువంటి అడ్డంకిని అందించకపోవచ్చు కానీ తరచుగా మీకు పని చేయడానికి అనేక అడ్డంకులు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది కాబట్టి దీనిలో మనము ఈ బోధకుడు పట్టిక యొక్క సృష్టిని కోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము ఎందుకంటే దీనికి 4 వేర్వేరు ఫీల్డ్స్ ఐడి పేరు డిపార్ట్మెంట్ పేరు మరియు జీతం ఉన్నాయి మరియు ప్రతిదానికీ మనము డొమైన్ రకాన్ని పేర్కొన్నాము కాబట్టి ID క్యార్ కాబట్టి ఇది 2 దశాంశ స్థానాలను కలిగి ఉంటుంది మరియు పరిమాణం 8 గరిష్టంగా ఉంటుంది కాబట్టి పట్టికను సృష్టించడం పట్టికను నిర్వచించడం లేదా స్కీమాను నిర్వచించడం కోసం ఇది మనకు ఉన్న ప్రాథమిక నిర్వచనం ఇప్పుడు మనము క్రియేట్ టేబుల్ కు అనేక సమగ్రత పరిమితులను జోడించవచ్చు 3 సమగ్రత పరిమితులు మనం ఇక్కడ చర్చిస్తాము ఒకటి శూన్యమైనది కాదు ఒకటి ప్రైమరీ కీ మరియు మరొకటి ఫారిన్ కీ కాబట్టి శూన్యమైనది కాదా అని మనము నిర్దేశిస్తాము ప్రైమరీ కీ ప్రైమరీ కీని ఏర్పరుచుకునే అట్ట్రిబ్యూట్స్ ను తెలుపుతుంది మరియు ఫారిన్ కీ కొన్ని ఇతర పట్టికలను మరియు ఆ పట్టికలోని మన కీని సూచించే అట్ట్రిబ్యూట్స్ ను తెలుపుతుంది ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఇక్కడ బోధకుడు రిలేషన్ లో మనము ఈ భాగాన్ని చూశాము మనం ఇక్కడ జోడించిన అట్ట్రిబ్యూట్ ఇది శూన్యమైనది కాదు కాబట్టి పేరు శూన్యమైనది కాదని అర్థం అంటే బోధకుడు పట్టికలో రికార్డును చొప్పించడం సాధ్యం కాదు ఇక్కడ బోధకుడి పేరు శూన్యంగా ఉంటుంది కానీ అది సాధ్యమే డిపార్ట్మెంట్ పేరు గురించి విషయం చెప్పకపోతే జీతం గురించి అదే విషయం చెప్పబడదు కాబట్టి ఇవి శూన్యంగా ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ప్రైమరీ కీ ID అని అదనంగా చెప్పాము కాబట్టి ఈ ఫీల్డ్ ఐడి ప్రైమరీ కీ మరియు ఇది SQL క్రియేట్ టేబుల్ కమాండ్ యొక్క ప్రాపర్టీ ఒక అట్ట్రిబ్యూట్ ని ప్రైమరీ కీగా సూచిస్తే అది శూన్యంగా ఉండకూడదు కాబట్టి మీరు ఇక్కడ పేర్కొనవలసిన అవసరం లేదు ఎందుకంటే మీరు శూన్యంగా వ్రాయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఇది ప్రైమరీ కీ కనుక ఇది శూన్యమైనది కాదని తెలుస్తుంది ఎందుకంటే డేటాబేస్ పట్టికలో కీ అట్ట్రిబ్యూట్ అని మనము ఖచ్చితంగా చర్చించాము కాబట్టి ఇది శూన్యంగా ఉండకూడదు కాబట్టి అదేవిధంగా వేరు చేయలేము చివరకు మనకు మూడవ సమగ్రత స్థిరాంకం ఉంది ఇది ఫారిన్ కీ ఇది ఈ పట్టిక విభాగాన్ని సూచిస్తుంది మరియు దీని యొక్క ఫారిన్ కీ ఇక్కడ ఉంది డిపార్ట్మెంట్ నేమ్ ఈ ప్రత్యేక ఫీల్డ్ ఫారిన్ కీ ఇది డిపార్ట్మెంట్ టేబుల్ యొక్క కీ కాబట్టి మనము దీనిని ఈ పట్టిక నుండి ఫారిన్ కీగా సూచించగలుగుతాము మరియు అది డిపార్ట్మెంట్ టేబుల్ లో కీలకం అని మనకు తెలుసు కాబట్టి సమగ్రత అడ్డంకిని పేర్కొనే మార్గాలు ఇవి కాబట్టి ఇక్కడ కొన్ని ఉదాహరణలు ఉన్నాయి కాబట్టి నేను వాటి గురించి వివరంగా చెప్పను సమయం తీసుకొని వాటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్న మళ్ళీ ఇవి ఇక్కడ ఉన్న విభిన్న రిలేషన్ల గురించి విద్యార్థి గురించి మరియు విద్యార్థులు తీసుకునే కోర్సుల గురించి మరియు ప్రతి సందర్భంలోనూ మనము స్కీమా రూపకల్పనలో మీరు పట్టికలో ఉన్న ఫీల్డ్ల సమితిని పేర్కొన్నారు క్రియేట్ టేబుల్ లో ప్రైమరీ కీ గురించి ఐడి సమాచారం అందించబడుతుంది మరియు ఫారిన్ కీ గురించి సమాచారం కూడా ఇవ్వబడుతుంది ఇక్కడ డిపార్ట్మెంట్ పేరు ఫారిన్ కీ ఇది ఈ సమయానికి మ్యాపింగ్ చేయబడుతోంది విద్యార్థులు వాస్తవానికి కోర్సులు ఎలా తీసుకుంటున్నారో చూపించే రిలేషన్ గురించి ఇలాంటి విషయాలు గమనించవచ్చు కాబట్టి ఇది విభిన్న ఫీల్డ్ లను కలిగి ఉంది కానీ దీనికి 2 రకాల ఫారిన్ కీలు ఉన్నాయి ఒకటి విద్యార్థికి ID ద్వారా రిలేషన్ కలిగి ఉంటుంది మరియు ఈ విభాగాన్ని సూచించే అట్ట్రిబ్యూట్స్ ల కలయిక కాబట్టి డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ ఉపయోగించి వేర్వేరు పట్టికలను ఎలా సృష్టించవచ్చు ఇక్కడ మీరు గమనించవలసినది ఏమిటంటే మీరు ఈ సెక్షన్ ఐడిని పరిగణనలోకి తీసుకుంటే సెక్షన్ ఐడి ప్రైమరీ కీ లో ఒక భాగం అంటే 2 రికార్డులు ఒకేలా ఉండకూడదు సెక్షన్ ID లో అవి భిన్నంగా ఉంటే అటువంటి రికార్డులు అనుమతించబడతాయి కాబట్టి దీని అర్ధం ఒక విద్యార్థి ఒకే సెమిస్టర్లో అదే సంవత్సరంలో 2 వేర్వేరు సెక్షన్ ఐడిలతో హాజరుకావచ్చు లేదా కోర్సు తీసుకోవచ్చు ఎందుకంటే అవి ప్రైమరీ కీ లు కాబట్టి అవి భిన్నంగా ఉంటాయి మనము దీన్ని ప్రైమరీ కీ నుండి వదలివేస్తే ఒకే సెమిస్టర్లో మరియు అదే సంవత్సరంలో 2 విభాగాలలో ఏ విద్యార్థి కూడా కోర్సు తీసుకోలేరనే షరతును అమలు చేస్తాము కాబట్టి ఇవి మన వద్ద ఉన్న విభిన్న డిజైన్ ఎంపికలు మరియు మనము వీటితో ముందుకు వెళ్తాము విశ్వవిద్యాలయ డేటాబేస్లో మనకు ఉన్న కోర్సు రిలేషన్ కోసం క్రియేట్ టేబుల్ ఆదేశాన్ని మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్న మరో ఉదాహరణ ఇక్కడ ఉంది ఇక మరొక విషయం లోకి వెళ్తే ఇప్పటికే ఎలా సృష్టించబడిందో ప్రాథమిక ఆదేశం చొప్పించబడింది మరియు దాని కోసం కీలకపదాలు ఇన్సర్ట్ ఇన్ టు వచ్చినప్పుడు పేర్కొనబడినది కాబట్టి ఈ విషయాలు గుర్తుంచుకోవాలి అందువల్ల ప్రతి రికార్డ్ ఒక ఇన్సర్ట్ కమాండ్ ను కూడా మార్చవచ్చు కాబట్టి ఫామ్ ఆల్టర్ టేబుల్ ఒక కీలక పదాలు మీరు అట్ట్రిబ్యూట్ యొక్క పేరు మరియు అట్ట్రిబ్యూట్ యొక్క డొమైన్ ఒకదాని తరువాత ఒకటి వ్రాయడం ద్వారా రిలేషన్ కి కొత్త అట్ట్రిబ్యూట్స్ ని జోడించవచ్చు అదేవిధంగా ఇప్పటికే ఉన్న ఒక అట్ట్రిబ్యూట్ ని వదలడం కూడా సాధ్యమే మరియు దాని యొక్క వాక్యనిర్మాణం ఉంటుంది ఆల్టర్ టేబుల్ కు అనుమతించకపోవచ్చు కాబట్టి ఇది కొన్నింటిలో పనిచేస్తుంది మరియు మిగిలిన వాటిలో ఇది పనిచేయదు ఇక ఇది పట్టిక యొక్క నిర్వచనం మరియు డేటా యొక్క ప్రాథమిక నిర్వచనం గురించి కాబట్టి ఇప్పుడు మనం డేటా పట్టికలతో ఉన్న బేసిక్స్ క్వరీ నిర్మాణంలోకి ప్రవేశిస్తాము మనము ఎలా క్వరీ ఇవ్వాలి మరియు విభిన్న సమాచారాన్నిగురించి తెలుసుకుంటాము కాబట్టి ఇది ఒక SQL క్వరీ యొక్క నిర్మాణం మరియు మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి సాధారణంగా ఎక్కడ నుండి ఎన్నుకోండి అని మాట్లాడతారు ఎక్కడ నుండి ఎన్నుకోవాలో చూద్దాం కాబట్టి దీనికి 3 కీలకపదాలు ఉన్నాయి దాని తరువాత సమితి ఉంటుంది ఇది అట్ట్రిబ్యూట్స్ సమితి కాబట్టి ఇది ఎంచుకున్న క్వరీ నడుస్తున్నప్పుడు అది చివరకు మనకు క్రొత్త రిలేషన్ ని ఇస్తుందని మరియు ఆ రిలేషన్ లో అందుబాటులో ఉన్న అట్ట్రిబ్యూట్స్ ఎంచుకున్న జాబితాలో ఉన్న అట్ట్రిబ్యూట్స్ ను సూచిస్తాయి దీనిలోని తదుపరి నిబంధన లేదా తదుపరి కీవర్డ్ నుండి ఇది ఇప్పటికే ఉన్న రిలేషన్ల సమితిని నిర్దేశిస్తుంది కాబట్టి r1 r2 rm వేర్వేరు రిలేషన్ లను సూచిస్తాయి మరియు ఇవి రిలేషన్ లు వాస్తవానికి సమాచారాన్ని సేకరించే సమాచారాన్ని కనుగొనడానికి ఇది ఉపయోగించబడుతుంది చివరగా ఎక్కడ నిబంధన ఒక షరతుగా అంచనా వేస్తుంది ఇది ఏ పరిస్థితిని సంతృప్తి పరచాలో తెలుపుతుంది కాబట్టి r1 నుండి rm వరకు ఉన్న కొంతమంది వ్యక్తులు ఎన్నుకోబడతారు మరియు ఈ కొత్త ఎంచుకున్న ఫలితం A1 నుండి An అట్ట్రిబ్యూట్స్ పరంగా పట్టికలో ఉంచబడతారు కాబట్టి ఇది SQL క్వరీ యొక్క నిర్మాణం యొక్క ప్రాథమిక అవగాహన మరియు సహజంగా నేను చెప్పినట్లుగా అది దాని రిలేషన్ కి దారి తీస్తుంది ఇప్పుడు మనము ప్రతి నిబంధనను జాగ్రత్తగా చూస్తాము నేను చెప్పినట్లుగా ఎంచుకున్న నిబంధన అన్ని అట్ట్రిబ్యూట్స్ ను జాబితా చేస్తుంది కాబట్టి ఇది మనము చేసిన రిలేషనల్ ఆల్జీబ్రా లాంటిది కాబట్టి మనము బోధకుడి నుండి ఎంచుకున్న పేరును వ్రాస్తే ఇది బోధకుల పట్టిక నుండి అన్ని బోధకుల పేర్లను కనుగొంటుంది ఎందుకంటే ఇది మీకు తెలిసినది ఇది ఒక రిలేషన్ ఎందుకంటే ఇది జరుగుతోంది మరియు ఇది నిబంధన నుండి వచ్చింది ఇందులో ఒక అట్ట్రిబ్యూట్ ఎంచుకోండి మనము ఎంచుకోవాలనుకునే అట్ట్రిబ్యూట్ పేరు అని మనము చెప్తున్నాము కాబట్టి ఇది బోధకుడు పట్టికలో 4 లక్షణాల ID పేరు డిపార్ట్మెంట్ ఉంటుంది దాని నుండి పేరు మరియు జీతం అది బోధకుడి పేరును తీసుకుంటుంది మరియు అవుట్పుట్ లో వ్రాస్తారా అనేది పట్టింపు లేదు కాబట్టి మీరు ఉపయోగించడానికి ఇష్టపడే శైలిని ఎంచుకోవచ్చు ఇది చాలా ముఖ్యమైన అంశం రిలేషనల్ ఆల్జీబ్రా ని పరిచయం చేస్తున్నప్పుడు రిలేషనల్ ఆల్జీబ్రా లో ప్రతి రిలేషన్ ఒక సమితి అని మరియు సెట్ సిద్ధాంతం ప్రకారం దీని అర్థం అని మనము గుర్తుంచుకున్నామని మీరు గుర్తుంచుకోవాలి ఒకే రిలేషన్ లో మనకు 2 టుపుల్స్ ఉండకూడదు అవి అన్ని విలువలతో సమానంగా ఉంటాయి ఎందుకంటే సెట్ సిద్ధాంతం దానిని అనుమతించదు కాని దయచేసి SQL వాస్తవానికి రిలేషన్ లలో నకిలీలను అనుమతిస్తుంది అని గుర్తుంచుకోండి కాబట్టి ఒకే పట్టికలో ఒకే రిలేషన్ లో అన్ని రంగాలలో ఆ పట్టికలోని అన్ని అట్ట్రిబ్యూట్స్ లో ఒకేలా ఉండే ఒకటి కంటే ఎక్కువ రికార్డులు నాకు ఉండవచ్చు మరియు ఇది చాలా పరిణామాలను కలిగి ఉంటుంది మరియు ఈ ప్రాపర్టీ ని తరచుగా ఉపయోగించాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఒక సాధారణ సెట్ సైద్ధాంతిక రకమైన అవుట్పుట్ ని విభిన్నంగా పరిచయం చేస్తారు కాబట్టి బోధకుడి నుండి విభిన్న లోతు పేరును ఎన్నుకోండి అన్ని బోధకుల విభాగాలను ఎన్నుకోండి మరియు అది అన్ని బోధకుల విభాగం పేరును ఎన్నుకుంటే అదే విభాగం పేరు అన్ని సార్లు కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి విభాగంలో బహుళ బోధకులు ఉన్నారు కానీ మనము విభిన్నంగా ఉపయోగించినప్పుడు ప్రతి పేరు ఆ ఎంపికలో ఒక్కసారి మాత్రమే కనిపిస్తుంది అప్పుడు మీరు మరొక కీవర్డ్ ని కూడా పేర్కొనవచ్చు ఇది నకిలీలు తొలగించబడలేదని నిర్ధారిస్తుంది కాబట్టి మీరు అన్ని లోతు పేరును ఎంచుకుంటే అన్ని పేర్లు నకిలీలతో ఉంటాయి కొన్ని విభాగానికి 3 బోధకులు ఉంటే ఆ విభాగం పేరు మూడుసార్లు ఉంటుంది నిబంధన నుండి రిలేషన్ లు లేదా రిలేషన్ ల సేకరణలో ఉన్న అన్ని అట్ట్రిబ్యూట్స్ పై మీకు ఆసక్తి ఉందని పేర్కొనడానికి మీరు ఆస్టరిస్క్ యొక్క ఎంపికను చేయవచ్చు టేబుల్ నుండి నిబంధన నుండి ఒకదాన్ని ఉపయోగించి ఇక్కడ మీరు ఒకే కాలమ్ పట్టికను పొందుతారు ఇక్కడ బోధకుడిలో రికార్డులు ఉన్నంత వరకు ఉత్పత్తి చేయబడతాయి సెలెక్ట్ క్లాజ్ ప్రాథమిక అంకగణిత కార్యకలాపాలను కూడా ఉపయోగించవచ్చు ఇక్కడ మీరు చూడగలిగే మూడవ అట్ట్రిబ్యూట్ మూడవ అట్ట్రిబ్యూట్ 12 ద్వారా జీతం బోధకుడు పట్టికలో జీతం సంఖ్య ఉందని వూహిస్తే వార్షిక జీతం 12 సహజంగా మీరు మీకు నెలవారీ జీతం ఇస్తారు కాబట్టి అలాంటి అంకగణిత ఎంపికలు కూడా చేయవచ్చు మీరు ఆ ఫీల్డ్కు నిర్దిష్ట జీతం 12 ఫీల్డ్ ద్వారా కొత్త పేరుతో పేరు మార్చవచ్చు నేను చెప్పినట్లుగా పేరు మార్చడానికి ఉపయోగించవచ్చు కాబట్టి మీరు దానిని ఉపయోగిస్తే మీరు అవుట్పుట్ వచ్చినప్పుడు మీకు కాలమ్ పేర్లు ID పేరు మరియు నెలవారీ జీతం మరియు నెలవారీ జీతంలో మీకు నిజంగా ఒక గణన ఉంటుంది ఇది 12 ద్వారా జీతం మరియు అదే విధంగా మీరు అనేక రకాల అంకగణిత ఆపరేటర్లను ఉపయోగించవచ్చు ఇప్పుడు మనము వేర్ క్లాజ్ విభాగంతో అనుబంధంగా ఉన్న బోధకుల పట్టిక నుండి అన్ని బోధకులను కనుగొనాలనుకుంటే ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది అప్పుడు మీరు బోధకుడి నుండి ఎంపిక చేసిన పేరును చెప్పవచ్చు మరియు వారు కంప్యూటర్ సైన్స్ నుండి వచ్చినవారని పేర్కొనవచ్చు మీరు విభాగం పేరు కంప్యూటర్ సైన్స్ కు సమానమని పేర్కొంటారు కాబట్టి ఈ పరిస్థితి సంతృప్తి చెందినప్పుడే మీరు రికార్డులను ఎంచుకున్నారని ఇది నిర్ధారిస్తుంది కాబట్టి కంప్యూటర్ సైన్స్ చేయబడుతుంది మీరు అంకగణిత వ్యక్తీకరణ యొక్క పోలికలను వర్తింపజేయవచ్చు కాబట్టి నిబంధన నిజంగా విభిన్న విషయాలను వ్రాయగలదు చివరగా నిబంధన నుండి మీరు వాస్తవానికి రికార్డుల కోసం వెతుకుతున్న అన్ని విభిన్న రిలేషన్ లను సెట్ చేస్తుంది కాబట్టి ఇది రకమైన రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క కార్టేసియన్ ప్రోడక్ట్ బోధకుడు ఒక టేబుల్ కామా ఉపాధ్యాయులు అని చెప్పవచ్చు కాబట్టి ఇది సూచించిన రిలేషన్ నుండి అలాగే ఉపాధ్యాయుల రిలేషన్ నుండి రికార్డులను ఎన్నుకుంటుంది మరియు సాధ్యమైనంతవరకు ఇది మనము ఒక స్టార్ ని ఉపయోగించిన అవుట్పుట్లో ఉంచుతుంది కాబట్టి బోధకుడి యొక్క అన్ని రంగాలు మరియు బోధనల యొక్క అన్ని రంగాలు అవుట్పుట్లో ఉంటాయి మరియు కొన్ని రంగాలకు బోధకుడిలో ఐడి వంటి సారూప్య పేరు ఉండవచ్చు మరియు ఉపాధ్యాయులలో ఐడి ఉన్నందున వారు రిలేషన్ పేరు ద్వారా అర్హత పొందుతారు వాటి నుండి 1 రిలేషన్ 2 రిలేషన్ మీకు కావలసినన్ని రిలేషన్లను కలిగి ఉంటుంది కాబట్టి ఇది కార్టెసియన్ ప్రోడక్ట్ ని గణించటానికి కారణమవుతుంది ఇది స్వతంత్ర లక్షణంగా చాలా ఉపయోగకరంగా ఉండకపోవచ్చు కాని కంప్యూటింగ్ జాయింట్స్ పరంగా మరియు చాలా ముఖ్యమైన గణనలను ఎలా ఇవ్వగలదో తరువాతి మాడ్యూల్లో చూస్తాము కాబట్టి మనము మాట్లాడిన కార్టిసియన్ ప్రోడక్ట్ కి ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది ఇక్కడ ఒక బోధకుడు రిలేషన్ ఉపాధ్యాయ రిలేషన్ మరియు మనము ఈ కార్టెసియన్ ప్రోడక్ట్ ని ఎప్పుడు చేసామో మీరు చూడవచ్చు అంటే సెలెక్ట్ నుండి బోధకుడు కామా ఉపాధ్యాయుల నుండి అప్పుడు అన్ని రంగాలు ఇది బోధకుడి ID ఉపాధ్యాయులలో ఒక ID ఉంది కాబట్టి ఇక్కడ కూడా రిలేషన్ పేరు ద్వారా అర్హత ఉన్నట్లు పేర్కొనబడింది అయితే ఉపాధ్యాయులలో పేరు అని పిలువబడే అట్ట్రిబ్యూట్ లేనందున పేరు నేరుగా వస్తుంది విభాగం పేరు నేరుగా వస్తుంది జీతం వస్తుంది నేరుగా కోర్సు ఐడి వస్తుంది సెక్షన్ ఐడి వస్తుంది సెమిస్టర్ వస్తుంది మరియు సంవత్సరం వస్తుంది మొదలైనవి మరియు వారి బోధనా రిలేషన్ లోని అన్ని టుపుల్స్ కలయిక ఉపాధ్యాయుడి రిలేషన్ యొక్క అన్ని టుపుల్స్కు వ్యతిరేకంగా సాధ్యమయ్యే అన్ని కలయికలు ఈ ఫలితంలో వచ్చాయి ఇది చివరికి రిలేషనల్ ఆల్జీబ్రా యొక్క కార్టెసియన్ ప్రోడక్ట్ కాబట్టి ఇది మనం సంగ్రహించాల్సిన అవసరం ఉంది మనము రిలేషనల్ క్వరీ లాంగ్వేజ్ ను పరిచయం చేసాము మరియు పట్టిక సృష్టి యొక్క సృష్టి అట్ట్రిబ్యూట్ పేర్లు డొమైన్ రకాలు మరియు అడ్డంకులతో కూడిన స్కీమా యొక్క డేటా నిర్వచనంతో మనకు బాగా పరిచయం విలువలను చొప్పించడం మరియు తొలగించడం లేదా అట్ట్రిబ్యూట్స్ ను జోడించడం లేదా తొలగించడం లేదా పట్టికను పూర్తిగా తొలగించడం వంటి వాటికి పట్టికకు నవీకరణలు ఆపై SQL యొక్క క్వరీ నుండి సెలెక్ట్ ఫ్రమ్ వేర్ క్వరీ యొక్క ప్రాథమిక నిర్మాణాన్ని మనం ఇచ్చాము ఇది క్వరీ లాంగ్వేజ్ యొక్క కీలక భాషా లక్షణంగా ఉంటుంది మనం ఈ కోర్సు ద్వారా దీన్ని చర్చించడాన్ని కొనసాగిస్తాము